మీరు గత వారం ఉపన్యాసాలను ఆస్వాదించారని మరియు మీరు అప్పగించిన పనిని కూడా సులువుగా పూర్తి చేశారని నేను ఆశిస్తున్నాను మనము ఆర్థిక నివేదికలను చర్చిస్తున్నాము ముఖ్యంగా మనము బ్యాలెన్స్ షీట్ గురించి చర్చిస్తున్నాము బ్యాలెన్స్ షీట్ యొక్క ఆకృతిని కూడా చూశాము మరియు ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రతి మూలకాన్ని చర్చిస్తున్నాము కాబట్టి ఇప్పటికే తెరపై మీరు మూడు ప్రధాన అంశాలు అయిన ఆస్తులు ను చూస్తున్నారు దానిలో మనము ఇప్పటికే ఆస్తి గురించి చర్చించాము మరియు అప్పులను దాదాపుగా పూర్తి చేసాము ఈ రోజు యజమానుల నిధికి వెళదాం ఇంకా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉద్భవిస్తుందో చూద్దాం ఆపై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాభం మరియు నష్టం ఖాతా అంటే ఏమిటో చర్చించడానికి వెళ్తాము ప్రస్తుతం ఆస్తి మరియు అప్పులను క్లుప్తంగా మళ్లీ ఒకసారి చూద్దాం కాబట్టి ఇవి ఆస్తులు ఇది మీ అందరికీ తెలుసు ఇది ఒక ఆస్తి లేదా విలువ కలిగిన సంస్థ యొక్క వనరు మరియు భవిష్యత్తులో కొంత నగదు ప్రవాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది మీ ముందు అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి నేను వాటిని పునరావృతం చేయడం లేదు రెండు రకాల ప్రధాన ఆస్తులు నాన్ కరెంట్ అంటే పెట్టుబడులు ఉన్నాయి ఇప్పుడు ఫిక్స్ డ్ అసెట్స్ అంటే ఏమిటి ఇది మౌలిక సదుపాయాలు లేదా 1 సంవత్సరానికి పైగా కొనసాగే ఆస్తి ఇది మన వ్యాపార కార్యకలాపాలలలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి టాన్జిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే అనువర్తనాలు కావచ్చు కొన్ని పద్ధతులు మరియు మొదలైనవి కావచ్చు ఇవి ఇన్ టాన్జిబుల్ కు ఉదాహరణలు ఇప్పుడు తదుపరిది కరెంట్ అసెట్స్ అని పిలువబడే మరో రకం కూడా ఉంది అది కూడా ద్రవ్యేతర ఆస్తికి ఉదాహరణ ఇప్పుడు మనము అప్పుల గురించి చర్చించుకుందాం ఇది ప్రస్తుత బాధ్యత కంపెనీ లేదా సంస్థ చెల్లించాల్సిన బకాయిలు మరియు వాటిని మీరు సహేతుకంగా అంచనా వేయవచ్చు భవిష్యత్తులో ఇవి సంస్థ నుంచి బయటకు వెళతాయి ఇప్పుడు వివిధ రకాల అప్పులు మరియు వాటికి సంబంధించిన ఉదాహరణలు గురించి నేర్చుకుందాం అప్పులను కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ దీర్ఘకాలిక అప్పులుగా చెప్పవచ్చు మరొకటి కరెంట్ మొదలగునవి ఉంటాయి అవుట్ స్టాండింగ్ ఎక్స్ పెన్సెస్ కు మీరు ఉదాహరణ ఇవ్వగలరా గత ఉపన్యాసంలో మనము జీతం గురించి చర్చించాము కాని సమయానికి చెల్లించని ఇతర ఖర్చుల గురించి మీరు ఆలోచించగలరా మనము స్టేషనరీని కొనుగోలు చేసామని అనుకుందాం కాని మనము వెంటనే బిల్లును చెల్లించము కొంత సమయం తరువాత ధనం చెల్లిస్తాము బిల్లును చెల్లించే సమయం వరకు అది అవుట్ స్టాండింగ్ ఎక్స్ పెన్స్ అవుతుంది మీరు సేవ లేదా ఉత్పత్తిని పొందిన తేదీన చెల్లించకపోతే అది అవుట్ స్టాండింగ్ ఎక్స్ పెన్స్ అవుతుంది మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను ఇప్పుడు మనము ప్రొవిజన్స్ ఏదైనా ఉందా అని ఆలోచించండి కొన్ని మరమ్మత్తు పనులు మన కర్మాగారంలో లేదా కార్యాలయంలో జరిగాయని అనుకుందాం మరమ్మత్తులో ఏమి జరిగిందో మనకు తెలియదు మరమ్మత్తు చేసిన సంస్థ ఇంకా బిల్లును పంపలేదు కాబట్టి మరమ్మత్తు పనికి ఎంత చెల్లించాలో మనకు తెలియదు కాని మరమ్మతులు జరిగాయని మనకు తెలుసు మరియు మార్చి 31 న బ్యాలెన్స్ షీట్ సిద్ధం చేయవలసి ఉంది అప్పుడు మనము మరమ్మత్తు కోసం ఒక ప్రొవిజన్ చేస్తాము మరొక అవకాశం ఉంది మనము ఉత్పత్తులను విక్రయించాము మరియు ఆ ఉత్పత్తులకు గ్యారెంటీ నిబంధన కారణంగా మనము 1 సంవత్సరానికి సేవను ఉచితంగా అందించాల్సి ఉంటుంది ఉత్పత్తిలో ఏదైనా లోపం ఉందని అనుకుందాం మనము దానిని ఉచితంగా రిపేర్ చేయాల్సి ఉంటుంది లేదా మీరు దాన్ని మార్చి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు 1 సంవత్సరానికి ఒక బాధ్యత ఉనికిలో ఉంది కాని ఆ మొత్తం ఎంతనో మనకు తెలియదు మనము ఎక్కువ లేదా తక్కువ చెల్లించాల్సి ఉంటుంది కాని కొంత అంచనా వేయగలము గత ఏడాది రికార్డు ఆధారంగా లేదా మరమ్మత్తు మరియు పునఃస్థాపన వ్యయం యొక్క సంభావ్యత ఆధారంగా 2 శాతం లేదా 3 శాతం మరమ్మత్తుల కోసం ప్రొవిజన్ గా కేటాయించవచ్చు మీరు మరేదైనా ఉదాహరణ గురించి ఆలోచించగలరా మరో ఉదాహరణ గ్రాట్యుటీ ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు లేదా ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణించినప్పుడు మనము ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించవలసి ఉంటుందని మీలో చాలా మందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను గ్రాట్యుటీ అనేది ఉద్యోగి అందించిన సేవల యొక్క పదవీకాలం ఆధారంగా లెక్కించబడుతుంది ఆ సేవ 5 6 10 లేదా 40 సంవత్సరాలు కావచ్చు ఆ ఉద్యోగి పదవీకాలం మరియు ఆ ఉద్యోగి సంస్థ పదవీ విరమణ నాటి జీతం ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ తయారుచేసే నాటికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ మొత్తం గురించి మనకు ఖచ్చితంగా తెలియదు కానీ ఇది ఒక అప్పు కాబట్టి అటువంటి సందర్భంలో మనము గ్రాట్యుటీ కోసం కేటాయింపును లెక్కిస్తాము ఇక్కడ అదనంగా ఇచ్చిన మరో నాలుగు ఉదాహరణలు చూడవచ్చు మీరు ప్రొవిజన్ గురించి అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మరో ప్రత్యేకమైన అప్పు ఉంది ఇక్కడ మనకు మొత్తం ఎంతో తెలియదు అలాగే ఆస్తి ఉనికి మనకు తెలియదు ఇప్పుడు ఈ మొత్తం ఎంతో తెలియదు మరియు దాని ఉనికి కూడా ఖచ్చితంగా తెలియదు అప్పు సృష్టించబడుతుందా లేదా అనేది కూడా తెలియదు బ్యాలెన్స్ షీట్లో అటువంటి అప్పును చూపించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న మీ మనసులో కలగవచ్చు మీరు ఏమనుకుంటున్నారు సమాధానం అవును అని చెప్పాలి ఒక బాధ్యత ఉండే అవకాశం చాలా తక్కువ ఉన్నప్పటికీ బాధ్యత యొక్క ఖచ్చితత్వం తెలియదు కానీ మనము ఒక బాధ్యతను వహించే అవకాశం చాలా తక్కువ అటువంటి దృష్టాంతంలో కూడా మనము ఆ అప్పును చూపించవలసి ఉంటుంది అటువంటి అప్పును కంటింజెంట్ లయబిలిటీ అంటారు పేరు సూచించినట్లుగా ఈ కంటింజెంట్ లయబిలిటీ పరిస్థితిని బట్టి తలెత్తే అవకాశం ఉంది మీరు గుర్తు చేసుకుంటే మనము అప్పును గురించి చర్చించినప్పుడు లేదా నిర్వచించినప్పుడు అది ప్రస్తుత బాధ్యత కాదు కాబట్టి ఇది గత సంఘటన నుండి ఉత్పన్నమయ్యే ప్రస్తుత బాధ్యత అని మనము చెప్పాము ఇప్పుడు కంటింజెంట్ లయబిలిటీగా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి బ్యాలెన్స్ షీట్ క్రింద మనము అన్ని కంటింజెంట్ లయబిలిటీస్ కు ఒక గమనిక ఇవ్వాలి మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడు మీరు ఏదైనా ఉదాహరణల గురించి ఆలోచించగలరా కంటింజెంట్ లయబిలిటీ కి సంబంధించి కొన్ని సంఘటనలు సంభవించవచ్చు లేదా జరగకపోవచ్చు కానీ దీనికి సంబంధించి ప్రొవిజన్ ను సృష్టిస్తాము అని మీరు అర్ధం చేసుకున్నారని నేను భావిస్తున్నాను దీనిలో ప్రతిదీ అనిశ్చితంగా ఉండవచ్చు కానీ బాధ్యత లేదా అప్పు ఉండవచ్చు మరియు సంస్థకు ఆ సంఘటనపై నియంత్రణ ఉండదు మీరు ఏదైనా ఉదాహరణ గురించి ఆలోచించగలరా దీనికి ఉత్తమ ఉదాహరణ కోర్టు కేసులు మనము విక్రయించిన ఏదైనా సేవ సంతృప్తికరమైన సేవ కాదని మన వినియోగదారులలో ఒకరు భావిస్తున్నారని అనుకుందాం లోపం ఉన్నటువంటి వస్తువులు లేదా లోపభూయిష్టమైనటువంటి ఉత్పత్తిని తక్కువ నాణ్యత కలినటువంటి ఉత్పత్తిని వినియోగదారునికి విక్రయించామని అతను మనపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదును దాఖలు చేస్తాడు లేదా కోర్టులో మనపై కేసు నమోదు చేస్తాడు వినియోగదారుడు మన వస్తువు లోపం గలది అని మరియు మనం దానికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు అనుకోండి ఇప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి మొదటిది మన వైపు లోపం ఉందని మనము అంగీకరించి కొంత పరిహారం చెల్లించడానికి మనము అంగీకరించవచ్చు కాని మొత్తం ఎంతనో ఇంకా తెలియదు వినియోగదారుని తో ఇంకా చర్చ జరుగుతోంది వినియోగదారుడు 10 లక్షల పరిహారం అడుగుతున్నాడు 10 లక్షలు చాలా ఎక్కువ అని మనము 1 లక్ష చెల్లిస్తాము అని చెబుతున్నాము కావున చర్చలు ఇంకా జరుగుతున్నాయి మరియు తరువాత మొత్తం నిర్ణయించబడుతుంది అటువంటప్పుడు దీనిని ప్రొవిజన్ గా పిలుస్తారు ఎందుకంటే మనము ఆ బాధ్యతను అంగీకరించాము ఇక్కడ అప్పు ఖచ్చితంగా ఉంది కానీ మొత్తం ఇంకా నిర్ణయించబడుతోంది రెండవ అవకాశం మనము వినియోగదారుని బాధ్యతను తిరస్కరించే సందర్భంలో అంటే మన ఉత్పత్తి మంచి నాణ్యత కలిగి ఉంది కావున నష్టపరిహారంగా లేదా పరిహారంగా ఏమీ చెల్లించబడదని మనము చెప్పవచ్చు కానీ వినియోగదారుడు అప్పటికీ మన ఉత్పత్తి నాణ్యత లేనిదని 10 లక్షల పరిహారాన్ని కోరుతున్నాడు అయినా మనము ఏమీ చెల్లించలేమని చెబుతున్నాము అప్పుడు వినియోగదారుడు కోర్టులో కేసు వేస్తాడు కోర్టు నిర్ణయం ఇంకా తెలియదు కోర్టు మనకు వ్యతిరేకంగా నిర్ణయం ఇస్తే మనము పరిహారం చెల్లించాల్సి ఉంటుంది కోర్టు నిర్ణయం మనకు అనుకూలంగా ఉంటే మనము పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు ఇది కంటింజెంట్ లయబిలిటీ కు సరైన ఉదాహరణ మీరు దీనిని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను కంటింజెంట్ లయబిలిటీ కి మీరు మరేదైనా ఉదాహరణ ఆలోచించవచ్చు ఇప్పుడు మంటలు సంభవించాయని అనుకుందాం మరియు దానివలన చాలా నష్టాలు సంభవించాయి మరియు అందులో కొన్ని కర్టన్లు మూసివేయబడ్డాయి అవి కప్పివేయబడిన కర్టెన్లు అవి దెబ్బతిన్నాయా లేదా అనేది మనకు తెలియదు మరియు అవి మనకు చెందినవి కావు అవి మన వినియోగదారునికి చెందినవి లేదా వేరే ఎవరికో చెందినవి ఇప్పుడు ప్యాకేజీ లోపల నష్టం కలిగిఉంటే మనము పరిహారం చెల్లించాలి నష్టం కలగకపోతే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు ఇది వినియోగదారునికి చేరినప్పుడు అతను తెరచి చూసి పరిహారం కోరడం లేదా కోరకపోవడం జరుగుతుంది అది కూడా కంటింజెంట్ లయబిలిటీ యొక్క ఉదాహరణ కావచ్చు మీరు నన్నుఅర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను ఇప్పుడు ఇది చాలా అరుదైన సందర్భం ఏదేమైనా పెద్ద కంపెనీల లావాదేవీలు లక్షల్లో ఉంటాయి అలాంటి వాటికి కోర్టు కేసులు లేదా ఇతర కేసులు ఉండవచ్చు కంపెనీల చట్టం ప్రకారం వాటిని సరిగా వెల్లడించాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి ఖాతాల్లో నోట్స్లో వస్తాయి మీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ను మీరు సరిగ్గా చదువుతున్నారని నేను ఆశిస్తున్నాను ఒక సంస్థను ఎన్నుకోవాలని మరియు ఆ సంస్థ యొక్క వార్షిక నివేదికను చదవమని నేను ఇప్పటికే మీకు చెప్పాను మీ సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ చూస్తే అని పిలువబడే అంశం ఒకటి ఉంటుంది అక్కడ వారు వినియోగదారులు దాఖలు చేసిన కేసు లేదా ఇతర వ్యక్తి దాఖలు చేసిన కేసు యొక్క పూర్తి వివరాలను చర్చించాల్సి ఉంటుంది దీనిపై కంపెనీకి న్యాయ సలహా ఏమిటి మరియు ఎంత చార్జీలు వచ్చే అవకాశం ఉంది మొదలైన విషయాలు పొందుపరచాలి కంపెనీ ఈ బాధ్యతని అంగీకరిస్తే ఆ ధనం ప్రొవిజన్ అంటే యజమానుల నిధి అని పిలువబడే తదుపరి అంశానికి వెళ్తాము మనము ఇంతకుముందు బాలెన్స్ షీట్ ఆకృతిని చూసినప్పుడు ఈ అంశాన్ని చూశాము ఇప్పుడు ఇది సంస్థ యొక్క రెసిడ్యూయల్ ఇంట్రెస్ట్ గా పరిగణిస్తారు

ఇంతకు ముందు మనం చూసిన బ్యాలెన్స్ షీట్ యొక్క ఆకృతిని మీరు గుర్తు చేసుకుంటే అందులో రెండు భాగాలు ఉన్నాయి క్యాపిటల్ను తీసివేశాక ఆ మిగిలిన మొత్తాన్ని ఓనర్ ఫండ్ అంటారు యజమానుల నిధులకు మరో రెండు పేర్లు ఉన్నాయి అవి తరచూ వివిధ పదబంధంలో కనబడతాయి మీరు నివేదికలపై వివిధ సమాచారాన్ని చదివితే కొన్నిసార్లు ఒక నిర్దిష్ట సంస్థ యొక్క నెట్ వర్త్ ఉంటాయి ఇప్పుడు అమెరికన్ పరిభాషలో దీనిని ఈక్విటీ అంటే వాటాదారుల నిధులు అని కూడా పిలుస్తారు దయచేసి మీ బ్యాలెన్స్ షీట్లో చూడండి అందులో ఓనర్స్ ఫండ్ లేదా షేర్ హోల్డర్స్ ఫండ్స్ గా ఉండవచ్చు ఇప్పుడు మీలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ NAV యొక్క పూర్తి రూపం ఏమిటో మీకు తెలుసా పూర్తి రూపం నెట్ అసెట్ వాల్యు అంటే నికర ఆస్తి విలువ ఇక్కడ నెట్ అసెట్ వాల్యు అంటే మొత్తం ఆస్తులను నుంచి మొత్తం అప్పులను తీసివేస్తారు అనగా ఆ పథకానికి ఓనర్స్ ఫండ్స్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం ఓనర్స్ ఫండ్స్ అవుతుంది ఓనర్స్ ఫండ్స్ మొత్తాన్ని మొత్తం యూనిట్ల సంఖ్య తో భాగిస్తే ఒక్క యూనిట్ కు NAV విలువ వస్తుంది మరియు దీనిని ప్రచురిస్తారు ఈ NAV అనే నిర్దిష్ట పదం తరచుగా ఉపయోగించబడుతున్నందున మీరు దానిని తెలుసుకోవాలని నేను భావించాను ఇది ఓనర్స్ ఫండ్స్ ను సూచిస్తుంది ఇప్పుడు మనం మూడు అంశాలను చూద్దాం ఇప్పుడు మనకు తెలిసినట్లుగా బ్యాలెన్స్ షీట్ ఇరువైపుల సరిపోలాలి అసెట్స్ ఇప్పుడు ఓనర్స్ ఫండ్స్ అని మీకు తెలుసు కాబట్టి యజమానుల నిధిని రెండు విధాలుగా లెక్కించవచ్చు ఓనర్స్ ఫండ్స్ ఓనర్స్ ఫండ్స్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ సమీకరణానికి వెళ్దాం ఇప్పుడు ఆస్తులు A అనేది L మరియు O యొక్క మొత్తానికి సమానమని మీ అందరికీ తెలుసు A L O ఇక్కడ A అసెట్స్ L లయబిలిటీస్ మరియు O ఓనర్స్ ఫండ్స్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎలా తయారు చేయబడుతుందో అర్థం చేసుకోవడానికి మనము 5 సాధారణ లావాదేవీలను తీసుకుని ఆ లావాదేవీలు A L మరియు O లపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు ఒక సంస్థ కొత్తగా ఏర్పడిందని మరియు అది షేర్స్ ఇప్పుడు మీలో కామర్స్ విద్యార్థులు అయిన వారు ఇప్పటికే జర్నల్ ఎంట్రీలను సమాన సంఖ్యలో సరిపోలుతాయి

కావున మనము చాలా సులభమైన చాలా ప్రాథమికమైన ఐదు నమూనా లావాదేవీలను చాలా సరళంగా చేయడానికి ప్రయత్నిస్తాము సంస్థల లావాదేవీలు చాలావరకు ఈ లావాదేవీలపై ఆధారపడి ఉంటాయి మనము A L మరియు O యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మీరు మొదటి ఉదాహరణను అర్థం చేసుకున్నారు కదా సంస్థ వాటాలను జారీ చేసి సంస్థ ఏర్పడింది మరియు వాటాదారులు ఇప్పటికే ధనాన్ని చెల్లించి వారి వాటాలను అందుకున్నారు ఇప్పుడు తదుపరి ఉదాహరణ సంస్థ బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటుంది ఇప్పుడు A L O పై ఎలాంటి ప్రభావం ఉంటుంది మీలో చాలా మంది దీనిని సరిగ్గా ఊహించారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సంస్థ బ్యాంకును సంప్రదించినప్పుడు బ్యాంకు రుణం అందజేస్తుంది అప్పుడు సంస్థ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మరియు బ్యాంక్ రుణం వలన కొత్త లయబిలిటీ

సంస్థకి 10 లక్షలు రుణం మంజూరు అయితే 10 లక్షలు రుణానికి మరియు బ్యాంక్ కి జోడించాలి అందుకే బ్యాలెన్స్ షీట్ ఎల్లప్పుడూ ఇరువైపులా సరి పోలి ఉంటుంది మీరు రెండవ లావాదేవీ కూడా అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడు మూడవ లావాదేవీకి వెళ్దాం మొదట 3 a నగదుతో పరికరాల కొనుగోలు ఇప్పుడు సంస్థ ఈక్విటీ షేర్స్ ఉంటుంది 3 b లో మరొక ఉదాహరణ ఉంది ఇది డెటార్స్ వాస్తవానికి లావాదేవీ 3 a మరియు 3 b విలోమం గా కనిపిస్తాయి ఎందుకంటే 3 a చెల్లింపు 3 b రాబడి కానీ ఇక్కడ మనము చెల్లింపు లేదా రాబడి రెండూ చూడటం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా చూస్తే L ప్రభావితం కాదు లేదా O ప్రభావితం కాదు ఒక ఆస్తి మాత్రమే తగ్గుతుంది మరియు ఇతర ఆస్తి జోడించబడుతుంది కావున మీరు దీనిని అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు 4 వ లావాదేవీకి వెళ్దాం ఇప్పుడు 4 a ని చూడండి సంస్థ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లిస్తుంది మరియు 4 b అనేది క్రెడిటార్స్ O లో మార్పు లేదు మీరు అర్థం చేసుకున్నారా కామర్స్ విద్యార్థులకు ఇవి చాలా సులభమైన ఎంట్రీలు కాని మొదటిసారిగా చేస్తున్న వారు దయచేసి వాటిని జాగ్రత్తగా చూడండి ఎందుకంటే సాధారణ ఎంట్రీల ఆధారంగా మీరు లెక్కించవచ్చు మరియు మీరు ఏదైనా ఎంట్రీని వ్రాయవచ్చు ఎందుకంటే వ్యాపారంలో ఇలాంటి ఎంట్రీలు జరగబోతున్నాయి ఇంకా అవి స్వల్ప మార్పులతో పదివేల సార్లు జరగవచ్చు కాని మూలం అలాగే ఉంటుంది ఇప్పుడు ఐదవ ఎంట్రీ చూడండి సంస్థ వాటాదారులకు డివిడెండ్ అంటే సంస్థ లాభం సంపాదించినపుడు ఈ లాభాన్ని వాటాదారులకు లేదా యజమానులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తుంది మీరు వ్యాపార చక్రం గుర్తు చేసుకుంటే వ్యాపార చక్రం లో రాబడి నుండి వ్యయం తీసివేసి వచ్చిన లాభం యజమానులకు చెల్లించబడుతుంది లేదా తిరిగి సంస్థలోకి పంపుతారు లేదా బ్యాలెన్స్ షీట్ లో తిరిగి ఉంచబడుతుంది ఇప్పుడు ఆ లాభం యజమానికి లేదా వాటాదారులకు చెల్లించబడుతుందని మనము ఊహిస్తున్నాము ఇప్పుడు దీనికి ఎంట్రీ ఏమిటి మనము చెల్లింపు చేస్తున్నాము కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది ఇంకా ఏమి మారుతుంది ఆస్తులు మారుతున్నాయా అవును కానీ బ్యాంక్ లో మరియు ఇతర ఆస్తి మారడం లేదు అప్పు మారుతుందా లేదు కానీ O అంటే ఓనర్స్ ఫండ్ బ్యాలెన్స్ తగ్గుతుంది కాబట్టి A లో తగ్గింపు అని చెప్పవచ్చు మీరు అర్థం చేసుకుంటున్నారా ఇవి మనము వందలాదిగా చూడగలిగే సాధారణ లావాదేవీలు కానీ ప్రాథమిక తర్కం స్పష్టమైన తర్వాత మీరు మరింత ఎక్కువ లావాదేవీలను అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను కాబట్టి దీనితో మనము బ్యాలెన్స్ షీట్లో మన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాము మరియు మన తదుపరి ఉపన్యాసంలో మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తో ప్రారంభిస్తాము